క్వాలిటీ ఆఫ్ సర్వీస్ ఇన్ ఎం క్యూ టి టి కాబట్టి మనము మొదట డెమోని చూసిన తరువాత ఈ ప్రోటోకాల్ యొక్క వివరాలలోకి వెళ్దాం ఈ ప్రోటోకాల్ ను బాగా అర్థం చేసుకోవడానికి మనం మరిన్ని ప్రదర్శనలు చూసే ముందు MQTT గురించి మరికొన్ని విషయాలు అర్థం చేసుకుందాం స్టాండర్డ్ పబ్లిష్ సబ్స్క్రయిబ్ తో ప్రారంభిద్దాం ఎందుకంటే ఇది పబ్లిష్ సబ్స్క్రయిబ్ ఆర్కిటెక్చర్ పై ఆధారపడి ఉంటుంది నేను బ్రోకర్ ను తిరిగి ఉంచాను ఇది బ్రోకర్ మరియు పబ్లిషర్ లు అని ఉన్నాయి మరియు సబ్స్క్రయిబర్లు ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఇది ఒక ప్రాథమిక ఆలోచన ఏమిటంటే మీరు బ్రోకర్ అని చెప్పినప్పుడు నిజంగానే నిన్న మనము హైవే MQ కి సంబంధించిన విషయాలు చూశాము ఇతర ఓపెన్ సోర్స్ బ్రోకర్లు కూడా ఉన్నాయి మస్క్విటో అని పిలుస్తారు మరియు మీరు ఉబుంటు యంత్రాలపై అన్ని పరీక్షల కోసం మస్క్విటో బ్రోకర్ ను ఇన్స్టాల్ చేయవచ్చు వాస్తవానికి ఇది ఉబుంటు లినక్స్ ఉబుంటుకు అందుబాటులో ఉంది ఇది విండోస్ కోసం అందుబాటులో ఉంది మరియు మొదలగునవి కాబట్టి మీరు నిజంగా మీ స్వంత బ్రోకర్ ను ఇన్స్టాల్ చేసుకోవచ్చు అది ఓపెన్ సోర్స్ ఓపెన్ సోర్స్ కాబట్టి నిజంగా మీరు మీకు నచ్చిన విధంగా తీసుకొని మార్చవచ్చు కాబట్టి మీరు నచ్చిన ఏదైనా హోస్ట్లో ఓపెన్ సోర్స్ బ్రోకర్ ను ఇన్స్టాల్ చేయండి మరియు మీరు పహో అని పిలువబడే క్లయింట్ సాఫ్ట్వేర్ను ఇన్స్టాల్ చేయవచ్చు పహో ఓపెన్ సోర్స్గా కూడా లభిస్తుంది కాబట్టి మీరు అన్ని MQTT క్లయింట్ల కోసం పహో ని ఇన్స్టాల్ చేయవచ్చు ఇవన్నీ క్లయింట్లుగా ఉన్నాయి మరియు మీరు ఈ పూర్తి వ్యవస్థను ఎంబెడెడ్ పరికరాలతో నిర్మించవచ్చు ఉదాహరణకు ఈ బ్రోకర్ రాస్ప్బెరి పైపై నడుపుతుంది మరియు పహో ఓపెన్ సోర్స్ క్లయింట్ కావడంతో మీరు వాటిని ఎంబెడెడ్ పరికరాల్లో ఉంచడానికి ప్రయత్నించవచ్చు అలాగే TCP IP స్టాక్ ఉంది ఎందుకంటే ఈ MQTT వాస్తవానికి అప్లికేషన్ లేయర్లో అప్లికేషన్ ప్రోటోకాల్ గా ఉపయోగపడుతుంది మరియు అన్ని రవాణా అవసరాలకు TCP ని ఇది ఉపయోగిస్తుంది ఇది ఒక సాధారణ విషయం ఇప్పుడు పబ్లిష్ యొక్క సరళమైన కేసును తీసుకోండి కొంత విలువ అని చెప్పనివ్వండి సరైన మోషన్ ఉంధి అని చెప్పనివ్వండి మీరు టాపిక్ వద్ద పాప్ లో ప్రాథమికంగా మోషన్ అను ఒక టాపిక్ ను పబ్లిష్ చేయాలనుకుంటున్నారు ఎందుకంటే నిన్న మేము చూపించినప్పుడు మోషన్ కి ఉదాహరణ కూడా తీసుకున్నాము మరియు మీరు మోషన్ డిటెక్ట్ అని మేము చెప్పాము అది గుర్తించండి అది కూడా ఒక విలువ కావచ్చు ఒక సంఖ్య కావచ్చు కానీ నేను సరళత కోసం తీసుకున్నాను మరియు దీనిని మంచి ఉదాహరణగా తీసుకుంటాను ఇప్పుడు బ్రోకర్ దానిని ఉంచుకుని ఈ ప్రత్యేక అంశానికి సబ్స్క్రయిబ్ పొందిన సబ్స్క్రయిబర్లకు ఇస్తారని భావిస్తున్నాము ఇప్పుడు నేను మీకు చెప్పినట్లుగా పబ్లిషర్ మరియు సబ్స్క్రయిబర్ యొక్క డికప్లింగ్ పూర్తిగా ఉంది పబ్లిషర్లు మరియు సబ్స్క్రయిబర్ లకు ఎటువంటి సంబంధం లేదు ఇది చాలా ముఖ్యమైన విషయం కాబట్టి ఎండ్ టు ఎండ్ కనెక్షన్ వంటిది ఏదీ లేదు వాస్తవానికి పబ్లిషర్లు ఎక్కడ ఎక్కడ ఉన్నాయో పబ్లిషర్లకు తెలియదు కాబట్టి ఆ నిర్దిష్ట అంశానికి సబ్స్క్రయిబ్ పొందిన డేటా కోసం ప్రాథమికంగా అభ్యర్థించే అన్ని నోడ్లు వాస్తవానికి మీకు తెలిసినవి ఆ డేటా కు కీలకమైన పాయింట్ అందించినట్లు నిర్ధారించుకోవడం బ్రోకర్ యొక్క బాధ్యత ఇప్పుడు సబ్స్క్రయిబర్ లేకుంటే బ్రోకర్ డేటాను ఉంచుకోవాలా అనేది ఒక ప్రశ్న మీ మనసులోకి వస్తుంది మరో విషయం పబ్లిషర్ ఆఫ్లైన్ లోకి వెళ్లితే ఏమి జరుగుతుంది కాబట్టి సబ్స్క్రయిబర్ ల విషయం లో సబ్స్క్రయిబర్ లు లేనటువంటి సందర్భము లో ఏమి జరుగుతుంది మరియు పబ్లిషర్లు ఉంటే ఏమి జరుగుతుంది కాని సబ్స్క్రయిబర్ లు ఆఫ్లైన్ లో ఉండవచ్చు ఈ రెండు అవకాశాలు ఉన్నాయి సబ్స్క్రయిబర్ లు ఆఫ్లైన్ లో ఉండవచ్చు కాబట్టి ఇటువంటి పరిస్థితులను నిర్వహించాలి మరియు ఈ పరిస్థితులను జాగ్రత్తగా చూసుకోవటానికి ప్రోటోకాల్ బాగా సరిపోతుంది సరే సబ్స్క్రయిబర్ ల విషయానికొస్తే ఈ ప్రోటోకాల్ యొక్క అందం ఏమిటంటే పబ్లిషర్టాపిక్ యొక్క పేరును ఇక ముందుగా ప్రకటించాల్సిన అవసరం లేదు నేను క్రొత్త టాపిక్ ప్రారంభించగలను మరియు డేటాను బ్రోకర్ కు పబ్లిష్ చేయడం ప్రారంభిస్తుంధి నాకు బ్రోకర్ యొక్క IP చిరునామా తెలిస్తే బ్రోకర్ పేరు నాకు తెలిస్తే నేను దానిని పబ్లిష్ చెయడం ప్రారంభించగలను నేను ఏదో ఒకదానితో ఏకపక్షంగా ప్రారంభించగలను నిజానికి నిన్నటి డెమో కూడా అలాంటిదే ఒక కొన్ని టాపిక్ పేరులో పంచ్ చేసినదాన్ని మీరు తీసుకున్నారు ఆపై కనుగొనబడలేదని గుర్తించడానికి దానికి కొంత విలువను ఉంచండి మరియు దానిని బ్రోకర్ కు పబ్లిష్ చెయడానికి దాన్ని ఇస్తుంది కాబట్టి ముందస్తుగా టాపిక్ గురించి సమాచారం లేకుండా బ్రోకర్లు దీనిని అంగీకరిస్తున్నారు ఇది పబ్లిషర్లు ఉన్నాయని పరిగణించబడలేదు ఈ అంశం స్పష్టంగా ఉంధి ఇప్పుడు మీరు దీన్ని చాలా స్కేలబుల్ పద్ధతిలో అమలు చేయవచ్చు మరియు కొంత సమయం వరకు మీరు వేచి ఉండవచ్చు మీరు అందులో హైవ్ MQ లేదా మస్క్విటో కాన్ఫిగర్ అనబడే ఈ ప్రత్యేక ఓపెన్ సోర్స్ సాధనాలను కాన్ఫిగర్ చేయవచ్చు కొంత సమయం తరువాత పబ్లిషర్లు లేకుంటే మీరు సమాచారాన్ని తొలగించవచ్చు ఎందుకంటే సబ్స్క్రయిబర్ లు లేరు ఇది మీరు తీసుకోగల ఒక నిర్ణయం మరొకటి ఏమిటంటే సబ్స్క్రయిబర్ తో సంబంధం లేకుండా వచ్చే ఏవైనా సందేశాలను ఆర్కైవ్ చేస్తూనే ఉండవచ్చు కాబట్టి మీరు వేర్వేరు క్లయింట్లచే పబ్లిష్ చేయబడిన అన్ని సందేశాలను ఆర్కైవ్ చేయడంలో కొనసాగవచ్చు మరియు దానిని ఒక డేటాబేస్ లో ఉంచడం కూడా సాధ్యమే కొన్ని సందర్భాలలో వాస్తవానికి సబ్స్క్రయిబర్ లు లేరు ఆని గుర్తించినట్లయితే మీరు ఆర్కైవ్ చేయబడుతుంది స్టోర్ చేయబడుతుంది కాబట్టి చాలా ఫ్లెక్సిబిలిటీ ఉంది మరియు మీ అవసరాల ఆధారంగా మీ బ్రోకర్ యొక్క కాన్ఫిగరేషన్ మరియు క్లయింట్ యొక్క కాన్ఫిగరేషన్ గురించి మీరు నిజంగా ప్రతిదీ ప్లాన్ చేసారు కాబట్టి ఇది చాలా ముఖ్య విషయం కాబట్టి ఇది స్కేలబుల్ పరిష్కారం ప్రజలు ఈ ప్రశ్నను వివిధ మార్గాల్లో అడిగారు ఈ ప్రత్యేకమైన ప్రోటోకాల్కు మద్దతు ఇచ్చే కమ్యూనిటి మరియు ఈ ప్రోటోకాల్ ను ఇష్టపడుతుంది వాస్తవానికి ఇది చాలా స్కేలబుల్ అని పేర్కొంది ఈ ప్రత్యేకమైన ప్రోటోకాల్ విజయవంతం కావడానికి పబ్లిషర్లు మరియు సబ్స్క్రయిబర్ లు డీ కపుల్ అయి ఉంటాయి ప్రధాన విషయం ఏమిటంటే స్టేట్ సమాచారాన్ని ఉంచాల్సిన అవసరం లేదు బహుళ క్లయింట్లు మరియు బహుళ సర్వర్ల మధ్య చాలా మెమరీ రిసోర్సస్లను లాక్ చేయవలసిన అవసరం లేదు బ్రోకరేజ్ గా మీ వ్యాపారం సందేశాలను అంగీకరించడం మరియు మీరు సెట్ చేసిన కొన్ని విధానాల ఆధారంగా నిల్వ చేయడం లేదా ప్రక్షాళన చేయడం మీరు ప్యాకెట్లను పంపినప్పుడు కొన్ని ఫ్లాగ్స్ ఆధారంగా సందేశాలను నిల్వ చేయవచ్చు లేదా ప్రక్షాళన చేయవచ్చు కాబట్టి ఈ విధానం పాలసీ ఆధారంగా లేదా కొన్ని ఫ్లాగ్స్ ఆధారంగా ఉండవచ్చు ఇది మేము చూసేటప్పుడు మీరు చూస్తారు ఇది చాలా ముఖ్యమైన విషయం కాబట్టి ప్రజలు దీనికి చాలా స్కేలబుల్ అని చెప్తారు రెండవ కారణం ఏమిటంటే ఇది మిలియన్ల కనెక్షన్లకు వెళుతుందా లేదా అనేది నాకు తెలియదు అది తీసుకుంటుందో లేదో ఖచ్చితంగా తెలియదు అలాంటి అమలు ఏమైనా జరిగిందా లేదా అనేది నాకు తెలియదు అయితే ఇది స్కేలబుల్ వ్యవస్థ అని ఖచ్చితంగా కనిపిస్తుంది ఈ MQTT కి అనుకూలంగా వచ్చే మరో విషయం ఏమిటంటే బ్రోకర్ ఫిల్టరింగ్ చాలా మంచి విషయం మరో మాటలో చెప్పాలంటే మీరు సబ్జెక్టుల ఆధారంగా ఫిల్టరింగ్ చేయవచ్చు మీరు కంటెంట్ ఆధారంగా ఫిల్టరింగ్ చేయ వచ్చు మరియు మీరు కొన్ని టైప్ ఆధారంగా కూడా ఫిల్టరింగ్ చేయవచ్చు నేను ఈ ఫిల్టరింగ్ వివరాలలోకి వెళ్లడం లేదు కాని పాయింట్ ఏమిటంటే విషయాలు ఒక్క దాన్ని తర్వాత మరొకటి ఇండెంట్ అవుతాయి మీరు ప్రాథమికంగా క్లయింట్లు చాలా నిర్దిష్టమైన అవసరాన్ని అడగవచ్చు మీరు దీన్ని చేయగలరు మరియు మేము చర్చించినప్పుడు మేము మీకు ప్రదర్శనలను చూపించినప్పుడు మీకు వైల్డ్ కార్డ్ ఎంపికలు తెలుసు క్లయింట్లు వాస్తవానికి చాలా నిర్దిష్టమైన సమాచారాన్ని అడగవచ్చని మీరు చూస్తారు మరియు బ్రోకర్ వాస్తవానికి మీకు ఖచ్చితమైన సమాచారాన్ని ఇవ్వగలదు మరియు మీరు దీనిని అడగలేదు కాబట్టి నేను నీకు ఇవ్వలేను మీరు దీనికి సబ్స్క్రయిబ్ చేశారు మీరు నన్ను అడుగుతున్నారు ఒక నిర్దిష్ట సమాచారం కోసం ఇది కూడా సాధ్యమే కాబట్టి ఇది తెలివిగా సందేశాలను ఫిల్టర్ చేసి సందేశాలను క్రమబద్ధీకరించగలదు మరియు పబ్లిషర్లు కోరినదానికి అందజేస్తుంది మరియు ఇది చాలా బాగా పనిచేస్తుందని నేను భావిస్తున్నాను చిన్న నెట్వర్క్లు మీరు డేటాను ప్రసారం చేయదలిచిన ఐఓటి పరికరాల సెట్ ని కలిగి ఉన్నాయి మరియు మీకు ఒక సాధారణ బ్రోకర్ పనిచేస్తు ఉంది మరియు ఒక రాస్ప్బెరి పై పై MQTT ని ఇన్స్టాల్ చేసి ఒక రాస్ప్బెరి పై లేదా బ్రోకర్ రాస్ప్బెరి పై లేదా MQTT మస్క్విటో ను ఇన్స్టాల్ చేయండి సాధారణ ల్యాప్టాప్ మరియు ఎంబెడెడ్ పరికరాల్లో అమలు చేయబడ్డ పహో కమ్యూనికేషన్ చేయడం ప్రారంభిస్తుంది కాబట్టి ఇది రెండవ కారణం కాబట్టి ఇవి 2 ముఖ్యమైన కారణాలు అవి MQTT గురించి 2 విషయాలు మాత్రమే కాదు కొన్ని మంచి విషయాలు ఉన్నాయి ఇవి క్వాలిటి ఆఫ్ సర్విస్ కి సంబంధించి మీకు కొన్ని మంచి విషయాలు ఉన్నాయి మీకు మూడు స్థాయిల నాణ్యమైన సేవలు నేను చేయగలనని MQTT చెపుతుంధి అవి కచ్చితంగా ఒకసారి కనీసం ఒకసారిగరిష్టంగా ఒక్కసారైనా అని పిలవబడే దాన్ని ఇస్తుంది కాబట్టి ఇవి మూడు అవకాశాలు అంటే మొదటిది ఇది ఉత్తమమైన ప్రయత్నం అని అర్ధం ఇది ఉత్తమ ప్రయత్నం మరియు రెండవది అంటే మీరు ఖచ్చితంగా ఒకటి లేదా అంతకంటే ఎక్కువ హామీ పొందుతారు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ఖచ్చితంగా ఒకసారి అని అర్థం స్పష్టంగా ఒక అప్లికేషన్ మాత్రమే ఎల్లప్పుడూ 1 మాత్రమే పొందుతుందని సూచించే కొలత ఉంది MQTT గురించి ఇది మంచి విషయం OSI మోడల్ TCP ట్రాన్స్పోర్ట్ లేయర్ లో ఉందని మీరు చూస్తే మీకు సెషన్ ఉంది ఆపై మీకు అప్లికేషన్ లేయర్నిజంగా MQTT ను కలిగి ఉంది ఇది సేవలను ఉపయోగిస్తోంది TC వాస్తవానికి మీరు TCP IP ని కూడా ఉపయోగించవచ్చు కానీ సాంప్రదాయకంగా ఇది TCP ని ఉపయోగిస్తోంది TCP అనేది విశ్వసనీయమైన ప్రోటోకాల్ అయినప్పుడు ఇది IP వంటి నమ్మదగని ప్రోటోకాల్పై ఆధారపడుతుంది ఇక్కడ ఉత్తమ ప్రయత్నం ప్రధాన విషయం ఎందుకంటే మీరు ఈ రకమైనవి QoS సిస్టమ్ QqS అవసరాలు కావాలనుకుంటున్నారు ఎందుకంటే ఇది TCP ని ఉపయోగించబోతోంది సరే సమాధానం చాలా చర్చనీయాంశమైంది కానీ ప్రజలు దీని గురించి మాట్లాడటం ఇప్పటికీ ట్రాన్స్పోర్ట్ లేయర్ లో ఉంది ఇది MQTT చుట్టూ రూపొందించిన అప్లికేషన్ ఏమిటో మీకు ఇవ్వదు కాబట్టి మీకు కావాలంటే మరియు అధికంగా మీకు రిలయబుల్ కావాలంటే మీరు ఈ మూడింటిని ఈ రకమైన సేవ అవసరాన్ని పరిచయం చేయాల్సి ఉంటుంది కాబట్టి ఇది ఒక ప్రధాన ప్రశ్న MQTT QoS వాస్తవానికి ఉనికిలో ఉండటానికి కారణం కాబట్టి ప్రజలు MQTT గురించి మాట్లాడేటప్పుడు మంచి విషయాలు ఉన్నాయి ప్రజలు క్లయింట్ గురించి మాట్లాడుతారు కాబట్టి వారు క్లయింట్ అని చెప్పినప్పుడు క్లయింట్ తప్పనిసరిగా ఏదైనా పరికరం కావచ్చు కాబట్టి అది పరికరం మైక్రోకంట్రోలర్ నుండి బేస్ సిస్టమ్ వరకు ఏదైనా అధునాతన యంత్రానికి వచ్చే పరికరం అది పూర్తి పరిమాణ సర్వర్ కావచ్చు మరియు కాబట్టి దీనిలో నెట్వర్క్ కనెక్షన్ ఉంది కాబట్టి ఇక్కడ మీకు నెట్వర్క్ కనెక్షన్ అవసరం కాబట్టి మైక్రోకంట్రోలర్ ఉన్న ఏదైనా పరికరం ఇప్పుడు TCP IP స్టాక్ను నడిపిస్తుంది తరువాత MQTT అనేది అప్లికేషన్ లేయర్ ప్రోటోకాల్ కాబట్టి MQTT క్లయింట్ అంటే ఈ మైక్రోకంట్రోలర్ సిస్టమ్లో అమలు చేయబడ్డ MQTT సాఫ్ట్వేర్ అక్కడ TCP IP స్టాక్ ఉంది అప్పుడు కోర్సు యొక్క నెట్వర్క్ స్టాక్ ఉంది TCP IP స్టాక్ అని మీరు చెప్పినప్పుడు కోర్సు యొక్క నెట్వర్క్ ఉంది మీకు స్పష్టంగా తెలుసు కాబట్టి నేను TCP IP ప్రోటోకాల్ స్టాక్ ప్రోటోకాల్ స్టాక్ను కంబైన్ చేద్దాం మరియు ఈ ప్రోటోకాల్ స్టాక్ను అమలు చేయడానికి నెట్వర్క్ ఉంది కాబట్టి వారు క్లయింట్ గురించి మాట్లాడేది ఇదే MQTT బ్రోకర్ కూడా ఒక పరికరం ఇది సాధారణంగా సర్వర్ లాగా ఉంటుంది ఇది సందేశాలను నిల్వ చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా ఇది సర్వర్ గ్రేడ్ మెషీన్ యొక్క ఒక రకం ఇది సందేశాలను అందుకోగలదు వాటిని ఫిల్టర్ చేయగలదు వాటిని నిల్వ చేసి వాటిని ఫిల్టర్ చేసి సందేశాలను అందిస్తాయి కాబట్టి సబ్స్క్రయిబర్ కు సందేశాలను అందిస్తాయి కాబట్టి ఇది చేయవలసిన ఈ చర్యలన్నీ ఇలా ఉండాలి స్పష్టంగా ఇది మొత్తం వ్యవస్థకు మద్దతు ఇస్తుంది ఎందుకంటే ఈ సేవా స్థాయిల నాణ్యతను సర్వర్ సమర్థిస్తుంది ఎందుకంటే సర్వర్ అత్యంత నమ్మదగినదిగా ఉండాలి ఇది హార్డ్వేర్ యొక్క అవసరం మరియు కోర్సు యొక్క పర్యవేక్షణ సులభం మరియు ఇది ఫెయిల్యూర్ రెసిస్టెంట్ గా ఉండాలి మరియు మొదలగునవి కాబట్టి మీరు చాలా నమ్మదగినదిగా చెప్పినప్పుడు అది ఫెయిల్యూర్ రెసిస్టెంట్ గా ఉండాలని అర్థం కాబట్టి మొత్తం ఆపరేషన్ ఒక నిర్దిష్ట సెట్ ద్వారా మొదలవుతుంది మీరు ప్రోటోకాల్ అని చెప్పినప్పుడు మీరు తప్పనిసరిగా సందేశాల గురించి మాట్లాడతారు మరియు MQTT లో అనేక సందేశాలు ఉన్నాయి పబ్లిష్ కి ముంధు కనెక్ట్అవ్వడం లేదా కనెక్ట్ కి ప్రతిస్పందనగా సబ్స్క్రయిబ్ చేయడం అనేది ముఖ్యమైన సందేశం కాబట్టి ఈ కనెక్ట్ వర్క్ కనెక్ట్ క్లయింట్ నుండి బ్రోకర్ కు పని చేస్తుంది నేను క్లయింట్ వద్ద బ్రోకర్ కు అవసరమైన క్లయింట్ ని చెప్పినప్పుడు నేను చాలా జాగ్రత్తగా ఉన్నాను ఒక పబ్లిషర్ లేదా సబ్స్క్రయిబ్ ఒక పబ్లిషర్లేదా స్లాష్ సబ్స్క్రయిబ్ మరియు ఇక్కడ బ్రోకర్ ఉన్నాడు కాబట్టి ఇది సందేశం తో మొదలవుతుంది కనెక్ట్ అని పిలువబడే సందేశం దీని కోసం బ్రోకర్ వాస్తవానికి తిరిగి కనెక్ట్ కనెక్షన్ కొనాక్ అని కూడా పిలుస్తారు అక్క్నాలెడ్జ్మెంట్ ని ఇస్తుంది కాబట్టి కొనాక్ కనెక్ట్ను మీకు తిరిగి కొనాక్ ను ఇస్తుంది కాబట్టి ఇది మొదటి దశలో జరుగుతుంది మీరు పబ్లిష్ చేసినా లేదా సబ్స్క్రయిబ్ లేదా ఏదైనా చేసే ముందు మొదటి దశలో జరిగితే మంచి విషయం ఏమిటంటే ఇది నెట్వర్క్ చిరునామా ట్రాన్స్లేషన్ రకమైన ఫైర్వాల్స్ ద్వారా వెళ్లగలదు అని స్పష్టంగా సూచిస్తుంది కాబట్టి MQTT ఫైర్వాల్స్ పై పనిచేస్తుందా అని మీరు ఒక ప్రశ్న అడిగితే సమాధానం అవును ఎందుకంటే MQTT బ్రోకర్ మరియు క్లయింట్ ప్రాథమికంగా మొదటి స్థాయిని పూర్తి చేస్తుంది ఇది తప్పనిసరిగా కనెక్ట్ మరియు కొనాక్ ద్వారా జరిగే ఇనీషియేషన్ అందువల్ల MQTT క్లయింట్లు వాస్తవానికి రూటర్ల వెనుక ఉండడం చాలా సులభం ఇది ఫైర్వాల్ అప్లికేషన్ లను అమలు చేయగలదు కాబట్టి అది మంచి విషయం కాబట్టి మీరు కనెక్ట్ అని చెప్పినప్పుడు కనెక్ట్ నేను చక్రాలుగా చెప్పే ఒక నిర్దిష్ట సెట్ ఉంటుంది కాబట్టి ఒక కనెక్ట్కి చాలా ఆసక్తికరమైన చక్రాలు క్లయింట్ ఐడిని కలిగి ఉంటాయి మరియు దీనికి క్లీన్ సెషన్ అని పిలుస్తారు దీనికి క్లీన్ సెషన్ అని పిలుస్తారు ఒక క్షణం యూజర్పేరు పాస్వర్డ్ ఉంటుంది చివరి టాపిక్ మరియు చివరి మెసేజ్ మరియు చివరిది అలాగే ఉంటుంది కాబట్టి అన్నింటిని సజీవంగా ఉంచుతుంది కాబట్టి ముఖ్యంగా క్లయింట్ ఐడి అనేది ప్రతి MQTT క్లయింట్ యొక్క ప్రాథమికంగా ఐడెంటిఫైయర్ నేను క్లయింట్ అని చెప్పినప్పుడు ఇది కనెక్ట్ అవుతుంది ఇది సబ్స్క్రయిబ్ లేదా పబ్లిషర్కావచ్చు కాబట్టి ఇది సాధారణం మరియు క్లయింట్ క్లీన్ సెషన్ ఒక ఆసక్తికరమైన ఎంపిక చూడండి డేటాను పబ్లిష్ చేసే పబ్లిషర్ ఉంటే సందేశం బ్రోకర్ లో నిల్వ చేయబడిందా లేదా తొలగించబడిందా అనే విషయం గురించి మేము ఇక్కడ చర్చించాము ఎందుకంటే మీరు పబ్లిషింగ్ ప్రారంభించినప్పుడు మీరు వాస్తవానికి టాపిక్ పేరును చూపించడం లేదు కానీ బ్రోకర్ వాస్తవానికి ఆ సందేశాన్ని కలిగి ఉంది అని మీరు నిర్ధారించుకోవాలనుకుంటే మీరు ఈ సెషన్ ఐడిని ఉపయోగించుకోండి నేను ఒక సెషన్ను సృష్టించాలనుకుంటున్నాను మరియు ఈ సెషన్ను ఉపయోగించి వచ్చే ఏవైనా సందేశాలు వాస్తవానికి బ్రోకర్ లో ఉన్నాయా అని నిర్ధారించుకోవాలి కాబట్టి మీరు కూడా చేయగలిగే కనెక్ట్ సందేశం యొక్క ఈ ప్రత్యేక ఫీల్డ్ను ఉపయోగించడం ద్వారా మీరు ప్రారంభంలోనే చేయగలిగేది ఇది కాబట్టి మీరు తప్పనిసరిగా క్లీన్ సెషన్ను ఫాల్స్ గా సెట్ చేయండి అది తప్పు అని సెట్ చేస్తే వాస్తవానికి ఆ సందేశం బ్రోకర్ లో నిల్వ చేయబడుతుంది కాని వాస్తవానికి మీరు దాన్ని నిజం అని చెప్పినట్లయితే ఆ సందేశం వెళుతుంది మరియు దానిపై టేకర్లు లేకుంటే అది సాధ్యమే ఆ సందేశం తీసివేయబడవచ్చు అయితే QoS స్థాయిలో ఉన్నాయి కాబట్టి ఇది QoS స్థాయిలకు కూడా అనుసంధానించబడి ఒక విధంగా ఉంది కానీ మేము దానికి వచ్చినప్పుడు దాని ఆసక్తికరంగా నన్ను మొత్తం విషయాన్ని త్వరగా కనెక్ట్ చేయనివ్వండి ఉదాహరణకు క్లీన్ సెషన్ ట్రు అని మీరు చెబితే మీ qos స్థాయి 0 కాబట్టి తప్పనిసరిగా నేను qos స్థాయి 0 అని చెప్పినప్పుడు వాస్తవానికి 0 కు కనీసం ఒక్కసారైనా ఒకటి మరియు సరిగ్గా ఒకసారి 2 సరైనది ఇవి మూడు స్థాయిలు క్లీన్ సెషన్ ట్రూకు సమానం మరియు qos స్థాయిలు 0 కి సమానంగా ఉంటే ఇప్పుడు మనం తిరిగి వెళ్లి ఇక్కడ ఉంచుదాం ఖచ్చితంగా బ్రోకర్ డేటాను ఉంచుకోదు కనుక ఇది ఒక విషయం ఇప్పుడు మరొక విషయం క్లీన్ సెషన్ ఫాల్స్ కు సమానం అంటే మీరు సందేశాన్ని బ్రోకర్ లో ఉంచాలనుకుంటున్నారు సిస్టమ్ ను ఉంచాలనుకుంటున్నారు కాబట్టి మీరు దీన్ని ఫాల్స్ చేయండి ఇది తప్పనిసరిగా ఇది నిరంతర సెషన్ అవుతుంది ఇది నిరంతర సెషన్ అవుతుంది మళ్ళీ ఏమి జరుగుతుందో చూడటం ఆసక్తికరంగా ఉంది QoS 0 అయితే QoS ఒకటి మరియు రెండుకు సమానం కాబట్టి మేము ఈ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు బహుశా దాన్ని సరిగ్గా చూడగలుగుతారు కాబట్టి అది ఒక విషయం ఈ ల్యాప్టాప్లను ఉపయోగించి ప్రయోగాలు చేసినప్పుడు మేము వెంట వెళ్తాము కాబట్టి యూసర్ పేరు మరియు పాస్వర్డ్ ఉంది ఇది పూర్తిగా ధృవీకరణ దృక్పదం కోసం చివరి మరియు చివరి టాపిక్ మరియు చివరి సందేశాలు mqtt ఉదాహరణలో మళ్లీ ఆసక్తికరంగా ఉంటాయి ఎందుకంటే mqtt క్లయింట్ ను షట్డౌన్ను కు అనుమతిస్తుంది కాబట్టి మరో మాటలో చెప్పాలంటే మీరు ఎనర్జీ హార్వెస్టింగ్ ఆధారిత నోడ్స్ను తీసుకుంటే డేటాను పంపించడానికి ప్రయత్నిస్తున్నాయి మరియు వాటి సందేశాలను ప్రచురించడానికి mqtt ని ఉపయోగించుకుంటారు అవి సెన్సెడ్ విలువను పబ్లిష్ చేయడం వల్ల ఇకపై త్వరగా హార్వెస్టింగ్ సాధ్యం కాదు మరియు అటువంటి పరిస్థితులలో షట్ డౌన్ చేయడం సరైన పని కాదు క్లయింట్ వాస్తవానికి చివరి సందేశాన్ని ఇస్తుంధి ఇది చివరిది అని అందువల్ల దీనిని నా చివరి మరియు నిబంధనగా తీసుకుని దీన్ని ఉపయోగించండి ఇది అంతా ఈ అంశం కింద నేను నిజంగా అందించిన చివరి సెన్సార్ విలువ ఇది కాబట్టి చివరి టాపిక్ పేరు ఉంది అప్పుడు చివరి సందేశం ఉంది ఇది తప్పనిసరిగా మీరు ఉంచాలనుకునే విలువ లేదా అన్నింటినీ కనెక్ట్ చేసేటప్పుడు మీరు నిజంగా చేయగలిగేది కాబట్టి ఇది కనెక్ట్ సందేశంలో ఉన్న ఫీల్డ్లో మీరు బ్రోకర్ కు కూడా చెప్పవచ్చు బ్రోకర్ ను ఒక పబ్లిషర్గా అభ్యర్థించవచ్చు మీరు బ్రోకర్ ను అభ్యర్థించవచ్చు మరియు బ్రోకర్ కు చెప్పవచ్చు ఈ ప్రత్యేక అంశానికి సబ్స్క్రయిబ్ చేసిన ప్రతి ఒక్కరూ దయచేసి ఈ చివరి సందేశాన్ని మీరు గుర్తుంచుకోండి నేను తిరిగి రావడం లేదు కాబట్టి నాకు శక్తి లేదు లేదా నాలో లోపం ఉంది లేదా నా సాఫ్ట్వేర్లో కొంత కరప్షన్ కారణంగా నేను మూసివేయబోతున్నాను సిస్టమ్ తిరిగి రాకపోవడానికి ఏ కారణం అయినా మీరు ఆ సందేశాన్ని పొందడానికి సబ్స్క్రయిబర్ లను అడగవచ్చు కాబట్టి ఇది చివరిది నిలుపుకుంటుంది అంటే అది అర్థం చేసుకునే బ్రోకర్ చే ఉంచబడుతుంది సజీవంగా ఉంచటం ఒక మంచి విషయం మీరు క్లయింట్ మరియు బ్రోకర్ల మధ్య పింగ్కు సమానమైనదాన్ని క్రమం తప్పకుండా క్లయింట్ మరియు బ్రోకర్ మధ్య లింక్ యాక్టివ్ గా ఉంచడానికి నిరంతరం సందేశాలను పంపిస్తుంది ఇది క్లయింట్ మరియు బ్రోకర్ల మధ్య లింక్ యాక్టివ్ గా నిర్ధారించుకోవడానికి ఇలా చేస్తుంది కాబట్టి మీరు ఏదైనా చేసే ముందు ఈ కనెక్ట్ మరియు కొన్నాక్ మొదటి దశ ఇప్పుడు సేవ యొక్క నాణ్యత ఆధారంగా అనేక మంచి విషయాలు జరుగుతాయి ఉదాహరణకు మీరు పబ్లిష్ చేస్తే మీకు పబ్ తిరిగి లభిస్తుంది అది కనీసం ఒక్కసారైనా జరగవచ్చు కానీ మీరు పబ్లిష్ చేస్తే మీకు లభిస్తుంది వాస్తవానికి ఇక్కడ ఒక కాపీ మాత్రమే ఇవ్వబడింది అని మీరు నిర్ధారించుకోవాలి కాబట్టి ఈ QoS 2 ను తీర్చడానికి మీరు అదనంగా ఏమైనా చేయాల్సి ఉంటుంది ఏమీ పబ్లిష్ కానప్పుడు కనీసం ఒక్కసారి కూడా మీరు తిరిగి పొందలేరు కాబట్టి నేను దానిని వివరిస్తాను మరియు వాస్తవానికి ఏం జరుగుతుందో మా ప్రయోగాలలో చూద్దాం మీరు పబ్లిష్ చేసేటప్పుడు QoS 0 ఉంటే మీకు ఏమీ లభించదు మీరు QoS 1 అని చెబితే మీరు పబ్లిష్ అని చెబితే మీకు పబ్ తిరిగి వస్తుంది మరియు qos 2 పబ్ కంప్ తో ముగిసే అదనపు సందేశాలతో ముగుస్తుంది qos ను కూడా అర్థం చేసుకోవడానికి ముందు ఈ భాగాన్ని చూద్దాం మరియు ప్రోటోకాల్ యొక్క ఇతర అంశాలను అర్థం చేసుకోవడానికి మేము వాటిని చూస్తాము ఇప్పుడు ల్యాప్టాప్ స్క్రీన్కు మారి ఈ ప్రోటోకాల్ ను మనం బాగా అర్థం చేసుకోవడానికి ముందుకు వెళ్లే ముందు కొన్ని ప్రయోగాలు చేద్దాం సబ్స్క్రయిబర్ స్క్రీన్ సర్వీస్ యొక్క నాణ్యత కు సంబంధించిన మొదటి ప్రయోగాన్ని చూద్దాం కాబట్టి ఇది సబ్స్క్రయిబర్ స్క్రీన్ మస్క్విటో మరియు పహో ఒకే ల్యాప్టాప్లో ఇవన్నీ ఇన్స్టాల్ చేయబడిందని కూడా మీకు తెలియజేస్తాను కాబట్టి మీరు మస్క్విటో మరియు పహోను ఇన్స్టాల్ చేసినట్లయితే ఈ ప్రయోగాలన్నింటినీ మీరే బాగా నిర్వహించవచ్చు కాబట్టి మీరు ప్రస్తుతం చూసే మొదటి స్క్రీన్ ఇది సబ్స్క్రయిబర్ స్క్రీన్ ఇప్పుడు మనం ఇప్పుడు ఏమి చేయాలి కాబట్టి మనం చేయబోయేది ఏమిటంటే మనం తప్పనిసరిగా మూడు QoS స్థాయిలను చాలా మంచిగా ప్రయత్నించబోతున్నాం QoS 0 ను ప్రయత్నిద్దాం కాబట్టి కమాండ్ చూద్దాం కాబట్టి ప్రారంభించడానికి ప్రతిదీ క్లియర్ చేద్దాం మరియు మీరు ఇక్కడ చేస్తున్న సందేశాన్ని చూడవచ్చు ఇది మీరు మస్క్విటో సబ్స్క్రయిబ్ చేస్తున్నారు కాబట్టి మొదటి విషయం ఏమిటంటే సబ్స్క్రిప్షన్ కోసం సబ్స్క్రయిబ్ చేయడం కాబట్టి ఇక్కడ ఉన్న మోడల్కి తిరిగి వెళ్దాం సబ్స్క్రయిబర్ ను తీసుకుందాం కాబట్టి సబ్స్క్రయిబర్ ఆసక్తి చూపే అంశం ఉందని నిర్ధారించడానికి మేము ఇక్కడ ఒక కాన్ఫిగరేషన్ చేస్తున్నాము మీరు చేయాలనుకుంటున్న మొదటి దశ మీరు ఇప్పుడు మీరు SPE కి వెళుతున్నారు ఇది మేము ఇప్పుడు నిర్దిష్టంగా చేయబోతున్నాం కాబట్టి మనం ఇలా చేద్దాం కాబట్టి మీరు చూడగలిగే సందేశాలు ఏమి జరిగిందో అది కనెక్ట్కు పంపడం మరియు అది తిరిగి కొనాక్లోకి వచ్చింది ఆపై సబ్స్క్రయిబ్ పంపడం మరియు సబ్బ్యాక్ పొందడం కాబట్టి ఇది కనెక్ట్ అయ్యింది మరియు అది సబ్స్క్రయిబ్ చేయడానికి ప్రయత్నిస్తుంది అంటే నేను మీకు చెప్పినట్లుగా మొదటి దశ తప్పనిసరిగా దీన్ని చేయడం లేదు మేము దీనిని పూర్తి చేయలేదు మరియు ఇది పూర్తయిన తర్వాత అది ఇప్పుడు ఇలా వెనుకకు కదులుతుంది మరియు ఇది మీ క్లయింట్ మరియు ఇది సబ్స్క్రయిబ్ సందేశాన్ని పంపిన బ్రోకర్ మరియు దానికి సబ్ సబ్స్క్రయిబ్ అని పిలిచేది వచ్చింది ఆపై సబ్బ్యాక్ కొన్ని కారణాల వల్ల నేను వ్రస్తున్నాను ఇది చిన్నది ఇది బహుశా పొరపాటు కాబట్టి దాన్ని తిరిగి కాపిటల్ సబ్స్క్రైబ్ మరియు సబ్బ్యాక్గా గా రాస్తానుఇప్పుడు ఇలా జరుగుతుంది కాబట్టి ఇది కనెక్ట్ అవుతుంది అని మీరు ఉహించాలి కనెక్ట్ కనక్ సబ్ బ్యాక్ సబ్ బ్యాక్ కనెక్ట్ క్వైట్ అవుతుంది కనెక్ట్ కనెక్ట్ ఇది పబ్లిష్ పబ్ బ్యాక్ కాబట్టి ఇవన్నీ మీరు చూడాలి కాబట్టి వాస్తవానికి ఏమి జరుగుతుందో చూద్దాం కాబట్టి చాలా మంచిది కాబట్టి ఇప్పుడు మీరు ఒక పెయిర్ చేశారు కాబట్టి మేము చేసిన రెండవ దశ పింగ్ రిక్వెస్ట్ పంపడం మరియు పింగ్ అందుకున్న పింగ్ రెస్పాన్స్ పంపడం ఇది క్లయింట్ మరియు బ్రోకర్ కనెక్ట్ అవ్వడం కొనసాగిస్తుంది మేము చెప్పినట్లు గా అవి లింక్ ఉందని నిర్ధారించుకుంటాయి మరియు రెండు వ్యవస్థలు సజీవంగా ఉన్నాయి కాబట్టి దీనిని ఇక్కడితో వదిలేద్దాం ఇప్పుడు ఇతర స్క్రీన్కు వెళ్దాం పబ్లిషర్స్క్రీన్ కాబట్టి ఇప్పుడు మేము పబ్లిషర్ముందు ఉన్నాము మరియు ఇది పబ్లిషర్కి సందేశం కాబట్టి మీరు MQTT టాపిక్ అని చూడవచ్చు మరియు I O T కోసం సందేశాల డిజైన్ చాలా బాగుంది కాబట్టి నెమ్మదిగా మరలా చేద్దాం కనెక్ట్ మరియు కనెక్ట్ అక్ తిరిగి వస్తుంది మరియు మళ్ళీ పబ్లిష్ ఉంది మరియు ఏమీ తిరిగి రాదు అది డిస్కనెక్ట్ పంపడం ద్వారా డిస్కనెక్ట్ అవుతుంది కాబట్టి స్పష్టంగా ఇది QoS 0 సందేశం మరియు ఉపయోగించిన అంశం MQTT కాబట్టి సబ్స్క్రైబర్ వైపు ఏమి జరుగుతుందో ఇప్పుడు చూద్దాం కాబట్టి ఏమి జరిగింది దీనికి MQTT మరియు MQTT అనే టాపిక్ వంటి సందేశం వచ్చింది మరియు సందేశం వాస్తవానికి ఇక్కడ తిరిగి కనిపించింది మరియు చక్కగా పింగ్ రిక్వెస్ట్ మరియు పింగ్ రెస్పాన్స్ ను సజీవంగా ఉంచుకుంది